బయోమోలిక్యూల్స్ యొక్క పెద్ద కథలో తదుపరి కథకి స్వాగతం బయో మాలిక్యూల్స్ ని మొదలైనవి ముగింపుకు తీసుకుని వచ్చే చివరి కథ ఇది ఇదే చివరి ఉపన్యాసం అని నేను అనుకుంటున్నాను ప్రోటీన్లు మరియు ఎంజైమ్లు ఎలా ఉన్నాయి అనే ఈ ప్రశ్న అడగడం ద్వారా కథను ప్రారంభిద్దాము మేము ప్రోటీన్లు అనే ఎంజైమ్లను చూస్తున్నాము అవి సెల్లో తయారవుతాయి దీనికి సమాధానమివ్వడానికి నేను మీకు అవసరమైన వీడియోని ఇక్కడ సూచిస్తున్నాను జాబితాలోని వీడియో ఇది 18వ ది అనుకుంటా ఇది చాలా ఆసక్తికరమైన వీడియో మరియు కోర్సు సూత్రాల పరంగా ముఖ్యమైన వీడియో కాబట్టి మీరు దీన్ని చూడవలసిందిగా నేను కోరుతున్నాను వీడియో దయచేసి ఆ వీడియోని చూడండి ఇది కేవలం మూడున్నర నిమిషాల నిడివి ఉంది సరేనా మరియు అది చక్కగా తయారు చేయబడింది ఇది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో భాగంగా తయారు చేయబడింది అయితే ప్రొటీన్లు ఎలా తయారవుతాయో చాలా చక్కగా వివరిస్తుంది సరేనా చాలా క్లుప్తంగా చెప్పాలంటే డిఎన్ఏ డై ఆక్సీ రైబో న్యుక్లియిక్ యాసిడ్ అని పిలవబడే సమాచారం మెసెంజర్ ఆర్ఎన్ఏ లోని సమాచారంగా మార్చబడుతుంది లేదా ట్రాంస్క్రైబ్ చేయబడుతుంది మరియు అది ప్రోటీన్లలోని సమాచారంగా ట్రాన్స్లేట్ చేయబడుతుంది అని ఈ వీడియో చెబుతుంది అది ఈ నిర్దిష్ట వీడియోలోని బేస్ సమాచారం ఆధార సందేశం దయచేసి దీన్ని పరిశీలించండి ఇది మీకు చక్కని సందర్భాన్ని అందిస్తుంది ఇది బహుశా మీరు అనేక సమయాల్లో కలిగి ఉండవచ్చు మరియు ఆ తర్వాత కొన్ని వేధించే ప్రశ్నలను క్లియర్ చేస్తుంది సరే ఇది సాధారణ జీవితంలో చాలా ఆసక్తికరమైన అంశం కాబట్టి డిఎన్ఏ డై ఆక్సీ రైబో న్యుక్లియిక్ యాసిడ్ అని పిలవబడేది ఎంఆర్ఎన్ఏ లో సమాచారంగా మార్చబడుతుందని మేము చెప్పాము డిఎన్ఏ అంటే ఏమిటి మీరందరూడిఎన్ఏ గురించి వినే ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఈ రోజుల్లో ఇది చాలా ప్రజాదరణ పొందిన పదం మరియు సెల్లో సమాచారం ఎలా నిల్వ చేయబడుతుంది అంటే ఒక తరం నుండి మరొక తరానికి అందించాల్సిన సమాచారం నిజానికి డిఎన్ఏ అనేది ఈ సమాచారం తరతరాలకూ పంపబడే కోడ్ కాబట్టి డిఎన్ఏ అంటే ఏమిటి మరియు డిఎన్ఏ యొక్క నిర్మాణం సమాచారాన్ని పంపడాన్ని ఎలా సాధ్యం చేస్తుంది డీఎన్ఏ అనేది న్యూక్లియోటైడ్ అని పిలువబడే మోనోమర్ యొక్క పాలిమర్ డియోక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్ అయితే దానిని ఇక్కడ న్యూక్లియోటైడ్ అని పిలుద్దాం మీరు న్యూక్లియోటైడ్ను చూస్తే అది మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది ఇక్కడ దీన్ని పెంటోస్ షుగర్ అని పిలుస్తారు ఇక్కడ పెంటోస్ కార్బోహైడ్రేట్ ఉంది ఇది ఆక్సిజన్ ఒక కార్బన్ ఆటమ్ రెండు కార్బన్ ఆటమ్స్ ఇక్కడ మూడు నాలుగు మరియు ఐదవ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దీనిని త్రి ప్రైమ్ పోసిషన్ అంటారు దీనిని కార్బన్ ఆటమ్ యొక్క ఫైవ్ ప్రైమ్ పోసిషన్ అని పిలుస్తారు మరియు ఈ ఐదు కార్బన్ షుగర్ కు మొదటి స్థానానికి మీరు బేస్ అని పిలవబడేది దానికి జోడించబడిన నైట్రోజన్ బేస్ ఉంది బేస్ మరియు పెంటోస్ షుగర్ కలయికను నిజానికి న్యూక్లియోసైడ్ అంటారు న్యూక్లియోసైడ్కి మీరు ఫాస్ఫేట్ గ్రూప్ ని జోడిస్తే అది న్యూక్లియోటైడ్ అవుతుంది మరియు ఇది డిఎన్ఏ యొక్క బేస్ యూనిట్ పునరావృతం చేసుకుందాం మీ వద్ద పెంటోస్ షుగర్ ఉంది దానికి జోడించబడిన నైట్రోజన్ బేస్ ఉంది అలాగే దీనికి జోడించబడిన ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది మీరు న్యూక్లియోటైడ్ అయిన డిఎన్ఏ యొక్క మోనోమర్ను పొందుతారు కాబట్టి మీరు ఇక్కడ చూడగలరు ఇది పెంటోస్ షుగర్ నైట్రోజన్ బేస్ మరియు ఫాస్ఫేట్ గ్రూప్ కాబట్టి దీనితో ప్రారంభిద్దాం పెంటోస్ షుగర్ మరియు నైట్రోజన్ బేస్ మరియు ఫాస్ఫేట్ గ్రూప్ ఇది త్రీ ప్రైమ్ ఎండ్ ఇది ఇక్కడ ఫ్రీ గా ఉంది షుగర్ యొక్క ఫైవ్ ప్రైమ్ ఎండ్ ఫాస్ఫేట్ గ్రూప్ తో జతచేయబడుతుంది త్రి ప్రైమ్ మరియు మరొక షుగర్ న్యూక్లియోటైడ్ యొక్క రైబోస్ షుగర్ ఈ ఫాస్ఫేట్ గ్రూప్తో జత చేయబడతాయి చైన్ అలా నిర్మించబడుతుంది పాలిమర్ నిర్మించబడుతుంది కాబట్టి ఒక త్రి ప్రైమ్ ఎండ్ ఫ్రీ గా ఉంది ఫైవ్ ప్రైమ్ ఎండ్ తదుపరి న్యూక్లియోటైడ్ యొక్క త్రి ప్రైమ్ ఎండ్కి జతచేయబడుతుంది అదేవిధంగా ఫైవ్ ప్రైమ్ ఎండ్ తదుపరి దానితో జతచేయబడుతుంది తదుపరి న్యూక్లియోటైడ్ యొక్క త్రి ప్రైమ్ ఎండ్ మరియు మొదలైనవి డీఎన్ఏ యొక్క పాలిమర్ను ఏర్పరుస్తుంది బేసెస్ లో షుగర్ బేస్ మరియు ఫాస్ఫేట్ గ్రూప్ ఉందని మనం అనుకున్నాము బేసెస్ అయిదు రకాలు అవి సైటోసిన్ థైమిన్ మరియు యురేసిల్ లేదా అడెనిన్ మరియు గ్వానైన్ కావచ్చు ఈ నిబంధనలలో కొన్ని మీకు సుపరిచితమే అసలైనవి ఇవే మీరు పిరిమిడిన్ అయిన ఈ వన్ రింగ్ నైట్రోజన్ పదార్థాలు మరియు కొంచెం పెద్ద నైట్రోజన్ పదార్థాలు అయిన ప్యూరిన్లను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ బేస్ సైటోసిన్ లేదా థైమిన్ లేదా యురేసిల్ లేదా అడెనిన్ లేదా గ్వానైన్ వంటి వాటిలో ఒకటి కావచ్చు డిఎన్ఏలో మీకు సిటీఏజి మాత్రమే ఉంది గట్టాకా అనే సినిమా గుర్తుందా సిటీఏజి మరియు ఇన్ ఆర్ఎన్ఏ అని పిలవబడే వాటిలో థైమిన్కు బదులుగా యురేసిల్ని ఉంది పెంటోస్ షుగర్లు రెండు రకాలు డిఎన్ఏ లో డియోక్సిరైబోస్ అని పిలుస్తారు మరియు ఆర్ఎన్ఏ లో రైబోస్ అని పిలుస్తారు ఈ రెండు సుగర్స్ మధ్య వ్యత్యాసమే టూ ప్రైమ్ పోసిషన్ డియోక్సిరైబోస్ విషయంలో టూ ప్రైమ్ స్థానంలో H ఉంటుంది రైబోస్ విషయంలో టూ ప్రైమ్ స్థానం లో OH ఉంటుంది డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసము ఈ రెండిటిలో ఒకటి సరే కొంచెం వెనక్కి వెళ్దాం న్యూక్లియోటైడ్ ఉంది అది డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ కావచ్చు మీ వద్ద పెంటోస్ షుగర్ ఉంటుంది మీ వద్ద డియోక్సిరైబోస్ షుగర్ ఉంటే డిఎన్ఏ ఉంటుంది మీ వద్ద రైబోస్ షుగర్ ఉంటే ఆర్ఎన్ఏ ఉంటుంది బేస్ విషయంలో అడెనిన్ థైమిన్ గ్వానైన్ సైటోసిన్ ఉంటే అప్పుడు అవి డీఎన్ఏ లో కనిపించే బేసెస్ మీకు అడెనిన్ యురాసిల్ గ్వానైన్ సైటోసిన్ ఉంటాయి అలాగే ఆర్ఎన్ఏ లో ఉండే బేసెస్ ఉంటాయి ఫాస్ఫేట్ గ్రూప్ కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి న్యూక్లియోటైడ్ అంటే ఏమిటంటే అది ఒక తరం నుండి మరొక తరానికి సమాచారాన్ని పంపుతుంది ఒక తరం నుండి మరొక తరానికి దీని ద్వారా సమాచార బదిలీ సాధ్యమయ్యే మార్గాలలో ఇది ఒకటి ఇది అడెనిన్ ఇది థైమిన్సరే ఇక్కడ అడెనిన్ మరియు థైమిన్ పాక్షికంగా ప్రాతినిధ్యం వహిస్తాయి షుగర్ జోడించబడింది ఆపై మీకు నైట్రోజెనోస్ బేస్ మాత్రమే చూపబడింది మరియు ఆపై మీకు చూపబడని ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది మీరు కానీ వెనక్కి వెళితే అడెనిన్ థైమిన్ అడెనిన్ ఇక్కడ ఉంది ఇది ప్యూరిన్ థైమిన్ ఇక్కడ ఉంది ఇది పిరిమిడిన్ అడెనైన్ మరియు థైమిన్ వాటి రసాయన స్వభావంతో ఈ రెండింటి మధ్య హైడ్రోజన్ బాండ్ లను ఏర్పరుస్తాయి సరేనా అడెనిన్ మరియు థైమిన్ మధ్య రెండు హైడ్రోజన్ బాండ్లు ఏర్పడతాయి మరియు దీనిని బేస్ పేరింగ్ అంటాము నైట్రోజన్ బేస్గా ఉంది బేస్ పేరింగ్ అంటారు ఇది బేస్ పేరింగ్ అడెనైన్ మరియు థైమిన్ మధ్య ఏర్పడిన హైడ్రోజన్ బాండ్ అడెనిన్ మరియు థైమిన్ మధ్య రెండు హైడ్రోజన్ బాండ్లు ఏర్పడతాయి గ్వానైన్ సైటోసిన్ గ్వానైన్ ఒక ప్యూరిన్ సైటోసిన్ ఒక పిరిమిడిన్ సైటోసిన్ మరియు గ్వానైన్ మధ్య ఏర్పడిన హైడ్రోజన్ బాండ్లు ఉన్నాయి కాబట్టి ఈ హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ లేదా బేస్ పెయిరింగ్ అని పిలవబడుతుంది డిఎన్ఏ కు దాని నిర్మాణాన్ని ఇస్తుంది మరియు అది ఏమి చేస్తుందో అది సాధ్యం అయ్యేలా చేస్తుంది అది ఎలా జరుగుతోంది ఇక్కడ డిఎన్ఏ యొక్క ఒక స్ట్రాండ్ను ఇలా చూద్దాం ఇక్కడ ఉన్న డిఎన్ఏ యొక్క మరొక స్ట్రాండ్ను చూద్దాం అడెనిన్ థైమిన్ మరియు గ్వానైన్ సైటోసిన్తో జతకడుతుందని మనకు తెలుసు కాబట్టి ఒకదానిపై ఉన్న అడెనిన్ మరొకదాని థైమిన్తో జతకట్టి దానిని ఒకదానితో కలిపి లాగుతుంది సైటోసిన్ అడెనిన్ థైమిన్ గ్వానైన్ సైటోసిన్ జత చేయడంతో ఒక జతలోని గ్వానైన్ డీఎన్ఏ హెలికల్ స్ట్రక్చర్ యొక్క డ్యూయల్ స్ట్రాండ్స్ లను ఇస్తుంది కాబట్టి ఇది ఆటోమాటిక్ గా ఏర్పడుతుంది ఎందుకంటే పరిమాణంలో వివిధ పరిమితులు మరియు మొదలైనవి ఉన్నాయి బేస్ పేరింగ్ లేదా బేసెస్ మధ్య హైడ్రోజన్ బాండ్ దానికి దాని డబుల్ హెలికల్ నిర్మాణాన్ని ఇస్తుంది మరియు డబుల్ హెలికల్ నిర్మాణం డీఎన్ఏ యొక్క రెప్లికేషన్ మాత్రమే కాకుండా ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ వంటి సాధ్యమయ్యే విషయాలు కూడా చేస్తుంది వీటి గురించి తరువాత ఉపన్యాసాలలో చూద్దాం కాబట్టి ఇక్కడ డబుల్ స్ట్రాండ్ ఇలా ఏర్పడుతోంది మరియు ఈ డబుల్ స్ట్రాండ్ వివిధ విధులకు అవసరం అవుతుంది ఒకే సెల్ లోని డీఎన్ఏ ని విస్తరించినట్లయితే దాదాపు 2 మీటర్ల పొడవు ఉంటుంది 2 మీటర్ల పొడవున్న డీఎన్ఏ ఏదో ఉప మైక్రోస్కోపిక్ సబ్ మైక్రాన్ సైజులో ఉండే న్యూక్లియస్లోకి ప్యాక్ చేయబడింది మనం చూసిన సెల్ బ్యాక్టీరియా యూకారియోటిక్ సెల్లోని సాధారణ పరిమాణం 10 మైక్రాన్ న్యూక్లియస్ దాని కంటే చాలా చిన్నది మరియు న్యూక్లియస్లో ఈ డీఎన్ఏ ప్యాక్ చేయబడుతుంది సాగదీసినప్పుడు 2 మీటర్ల పొడవున్న ఏదైనా అక్కడ ప్యాక్ చేయబడుతుంది అది ఎలా జరుగుతుంది ఎందుకంటే డీఎన్ఏ కాయిల్ రూపంలో ఉంది మీరు దీన్ని ఊహించవచ్చు మీరు ఒక తీగ ముక్కను తీసుకోవచ్చు ఒక కాటన్ తీగను తీసుకొని దానిని మెలితిప్పడానికి ప్రయత్నించండి ఆపై మెలి తిరిగి తిరిగి చిన్న చిన్నవిగా మారతాయి డీఎన్ఏతో కూడా అదే జరుగుతుంది మరియు హిస్టోన్ ప్రోటీన్లు అని పిలువబడే ప్రోటీన్ల చుట్టూ కాయిలింగ్ మరియు సూపర్ కాయిలింగ్ మరియు సూపర్ సూపర్ కాయిలింగ్ జరుగుతుంది ముఖ్యంగా ఇది న్యూక్లియస్కి సరిపోయే పరిమాణంలో ప్యాక్ చేయబడుతుంది DNA క్రోమాటిన్ రూపంలో ఉంది ఇది కాయిల్ చేయబడిన రూపం తప్ప మరొకటి కాదు సెల్ డివిజన్ సమయంలో కనిపించే క్రోమోజోమ్లను రంగు పదార్థాలను ఏర్పరచడానికి క్రోమాటిన్ మరింత కన్డెన్స్ అవుతుంది మరో మాటలో చెప్పాలంటే అవి ఈ దశలో రంగులను తీసుకుంటాయి అందుకే వాటిని క్రోమోజోమ్లు కలర్డ్ బాడీస్ అంటారు సెల్ డివిజన్ సమయంలో క్రోమాటిన్ మరింత సెల్ డివిజన్ జరిగి మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపించే క్రోమోజోమ్లను అందిస్తుంది కంటికి కనిపించే విధంగా ఉండదు దయచేసి ఈ వీడియోను చూడండి DNA మరియు క్రోమాటిన్ ఈ ప్యాకేజింగ్ వివరాలను మీకు అందిస్తాయి ఇది ఒక చక్కని యానిమేషన్ ఇది 2 మీటర్ల పొడవున్న డిఎన్ఏ హిస్టోన్స్ చుట్టూ కాయిలింగ్ మరియు సూపర్ కాయిలింగ్ ద్వారా న్యూక్లియస్గా ఎలా ప్యాక్ చేయబడుతుందో మీకు చూపుతుంది హిస్టోన్లు మరొక రకం ప్రొటీన్లు ఇది 19వ వీడియో దయచేసి ఆ వీడియోను చూడండి ఇప్పుడు కొంచెం భిన్నమైన కోణాన్ని చూద్దాం సెల్ అనేది జీవితంలోని ప్రాథమిక ఫంక్షనల్ యూనిట్ మరియు ఇది చాలా బిజీగా ఉండే ప్రదేశం అన్ని సమయాలలో ఎన్నో ప్రతిచర్యలు జరుగుతాయి వేలాది ప్రతిచర్యలు అన్ని సమయాలలో జరుగుతాయి అని మనము చెప్పుకున్నాము సెల్ లోపలికి సెల్ నుండి బయటకి పదార్ధాల రవాణా ఉంది లాక్టిక్ యాసిడ్ సెల్ నుండి బయటకు వెళ్లడాన్ని మనము ఇప్పటికే చూశాము అక్కడ చాలా విషయాలు జరుగుతాయి ఏదైనా ప్రక్రియకు శక్తి అవసరం కాబట్టి ఈ పనులన్నీ చేయడానికి మరియు జీవితాన్ని నిర్వహించడానికి అవసరమైన శక్తిని సెల్ ఎలా పొందుతుంది ఇది ఎలా జరుగుతుంది అంటే గ్లూకోజ్లో పెద్ద మొత్తంలో శక్తి ఉంటుంది మనం గ్లూకోజ్ను విభజించినట్లయితే లేదా మనం గ్లూకోజ్ను ఆక్సిడైజ్ చేస్తే ఒకేసారి పెద్ద మొత్తంలో శక్తి విడుదల అవుతుంది ఆ సమయంలో సెల్ ఆ శక్తిని ఉపయోగించలేకపోవచ్చు అందువల్ల అది నేరుగా ఉపయోగించగల యూనిట్లలో శక్తి అవసరం కాబట్టి ఇక్కడ అదే జరుగుతుంది గ్లూకోజ్లోని పెద్ద మొత్తంలో శక్తి అడెనోసిన్ ట్రై ఫాస్ఫేట్ లేదా ATP అని పిలువబడే శక్తిగా ప్యాక్ చేయబడుతుంది ATP అని మీరు విని ఉంటారు ఇది అడెనోసిన్ ట్రై ఫాస్ఫేట్ని సూచిస్తుంది ఇది సెల్ యొక్క ఎనర్జీ కరెన్సీగా ఉంటుంది ఈ ప్రక్రియ ADP యొక్క సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్ లేదా ADP యొక్క ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఫాస్ఫోరైలేషన్ అని పిలువబడే దాని ద్వారా జరుగుతుంది మనము ఈ విషయాల గురించి కొంచెం వివరంగా పరిశీలిద్దాము మరియు ఈ విధంగా సెల్ తన వివిధ విధులను చేయడానికి శక్తిని పొందుతుంది దయచేసి కొంత ఐడియా పొందడానికి ఈ వీడియోని చూడండి ఇది కొంచెం పెద్ద వీడియో మరియు పాత వీడియో కానీ ఇది ఒక పరిచయ ఎక్స్పోజర్ కోసం అవసరమైన అన్ని అంశాలను స్పృశించే మంచి వీడియో అని నేను భావిస్తున్నాను దయచేసి వీక్షించండి ఇది దాదాపు 9 నిమిషాల నిడివితో ఉంటుంది మేము ADP ATP గా మార్చబడుతుందని ఇంకా మొదలైనవాటిని చెప్పాము అడెనోసిన్ డైఫాస్ఫేట్ ATP గా మార్చబడుతుంది ADP మరియు ATP న్యూక్లియోటైడ్లు అవ్వడం మూలాన ఇది జరుగుతుంది వాటికి స్ట్రక్చర్ షుగర్ పెంటోస్ షుగర్ ఒక బేస్ మరియు ఫాస్ఫేట్ సమూహం లేదా ఫాస్ఫేట్ సమూహాలు జోడించబడి ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో రైబోస్ షుగర్ ATP ఇది 2 ప్రైమ్ పోసిషన్ ఉన్న రైబోస్ OH RNAకి కొంత దగ్గరగా ఉంటుంది అడెనిన్ ATP అడెన్ అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ కాబట్టి అడెనైన్ నైట్రోజన్ బేస్ అది ఇక్కడ మొదటి కార్బన్ ఆటమ్ కు జోడించబడింది మరియు అటాచ్మెంట్ చూపబడలేదు బాండ్ ఇక్కడ చూపబడలేదు ఇది తీసివేయబడాలి మరియు ఇది ఇక్కడకు వెళ్లి నైట్రోజన్ తో జతచేయబడాలి 5 ప్రైమ్ కార్బన్ ఆక్సిజన్ మరియు మొదలైన వాటికి జోడించబడే ఫాస్ఫేట్ సమూహాలను కలిగి ఉంటాయి 2 ఫాస్ఫేట్ సమూహాలు ఉంటే దీనిని అడెనోసిన్ డైఫాస్ఫేట్ ADP అని పిలుస్తారు మరియు 3 ఫాస్ఫేట్ సమూహాలు జోడించబడి ఉంటే అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉంటుంది కాబట్టి ATP మరియు ADP అనేవి సెల్లోని శక్తివంతంగా ఉండే మాలిక్యూల్స్ ఇవి న్యూక్లియోటైడ్లు కూడా ATP శక్తిని విడుదల చేయడం ద్వారా ADPగా మార్చబడుతుంది మరియు ఈ శక్తి వివిధ రకాల సెల్యులార్ ప్రక్రియలు ప్రతిచర్యలు మరియు మొదలైన వాటి అవసరాలను తీర్చడానికి సరైన పరిమాణంలో ఉంటుంది కాబట్టి ఇది ఒక మోల్కు దాదాపు 7 3 కిలో కేలరీలు మరియు వివిధ వస్తువులకు ఇది సరైన పరిమాణంలో ఉంటుంది ADP ATPకి మార్చబడుతుంది దానినే మనం చూడబోతున్నాం ATP అలా ఏర్పడుతుంది మరియు దానికి శక్తి ఇన్పుట్ అవసరం సరేనా కాబట్టి ADP శక్తి కరెన్సీని నిల్వ చేయడానికి ATPగా మార్చబడుతుంది ఇవి ATP 3 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ దీని బ్రేకేజ్ ఇంధనం చేయగల శక్తిని ఇస్తుంది లేదా వివిధ సెల్యులార్ కార్యకలాపాలకు శక్తిని అందిస్తుంది కాబట్టి మనం ఈ ప్రక్రియను కొంత వివరంగా చూద్దాం ADP ATP గా మార్చబడుతుంది ఫాస్ఫేట్ సమూహాన్ని జోడించడం ద్వారా ADP ATPగా మార్చబడుతుందని మనకు తెలుసు దానిని ఫాస్ఫోరైలేషన్ అంటారు ADP యొక్క ఫాస్ఫోరైలేషన్ ATPని ఇస్తుంది మరియు ATP యొక్క డీఫోస్ఫోరైలేషన్ ADPని ఇస్తుంది ఇది వివిధ వస్తువులకు శక్తిని అందిస్తుంది మరియు సెల్లోని శక్తి కరెన్సీని కూడా తయారు చేస్తుంది ADP నుండి ATP వరకు ఈ ఫాస్ఫోరైలేషన్ రెండు ప్రధాన మార్గాల ద్వారా నిర్వహించబడుతుంది ఒకదానిని ADP యొక్క సబ్స్ట్రేట్ స్థాయి ఫాస్ఫోరైలేషన్ అంటారు ఫాస్ఫేట్ సమూహం మెటాబోలైట్ నుండి ADPకి బదిలీ చేయబడుతుంది మరియు ఈ ప్రక్రియ ఎంజైమ్ ద్వారా మీడియేట్ చేయబడుతుంది దానిని సబ్స్ట్రేట్ స్థాయి ఫాస్ఫోరైలేషన్ అంటారు ఉదాహరణకు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ATPని ఏర్పరచడానికి దాని ఫాస్ఫేట్ సమూహాన్ని ADPకి బదిలీ చేయగలదు నేను మీకు ఆ ఉదాహరణ ఇవ్వను ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ డీఫోస్ఫోరైలేట్ చేయబడుతుందని అనుకుందాం ఆ ప్రక్రియలో ATPని సృష్టించడానికి ADPకి ఎంజైమ్గా ఫాస్ఫేట్ సమూహాన్ని అందించండి దానిని ADP యొక్క సబ్స్ట్రేట్ స్థాయి ఫాస్ఫోరైలేషన్ అంటారు మనము దీని గురించిన వివరాల్లోకి వెళ్లడం లేదు ఈ ప్రక్రియ గురించి ఒకరు తెలుసుకునేందుకు చాలా ఉంది మనము దాని గురించి చర్చిండం లేదు మీరు కొన్ని వివరాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియోలను చూడటం సహాయకరంగా ఉండవచ్చు కాబట్టి ఇది ఐచ్ఛిక వీడియోలు అని నేను చెబుతాను ADP యొక్క ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఫాస్ఫోరైలేషన్ కుడివైపు ఒక సమగ్ర పొర అంతటా హైడ్రోజన్ అయాన్ గ్రేడియంట్ యొక్క శక్తి ATPని ఏర్పరచడానికి ఫాస్ఫేట్ సమూహానికి ADPకి ఫాస్ఫేట్ను జోడించడానికి ఉపయోగించబడుతుంది ఇది చాలా ఆసక్తికరమైన ప్రక్రియ మిచెల్ ప్రతిపాదించినది ఇదే 1966లో అతనికి నోబెల్ బహుమతి లభించిందని నేను అనుకుంటున్నాను ఇది హైడ్రోజన్ అయాన్ గ్రేడియంట్ మధ్య కలపడం ద్వారా ATPని తయారు చేయగల మార్గాన్ని అందించింది ఆ సమయంలో అతను దీనిని ఒక హైపోథెసిస్ గా ప్రతిపాదించాడు మరియు ఇది చాలా విషయాలను వివరించింది మరియు నోబెల్ బహుమతిని కూడా గెలుచుకుంది కనుక ఇది చాలా ముఖ్యమైనది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఫాస్ఫోరైలేషన్ గురించి మరికొంత అంతర్దృష్టి పొందడానికి మీరు ఈ రెండు వీడియోలను చూడండి ఇవి వీటి వివరాలు నేను ఈ పరిచయ కోర్సులో వీటి గురించి చర్చించడం లేదు మీకు ఆసక్తి ఉంటే మీరు స్వయంగా వీటిని చూడవచ్చు సారాంశం ఏమిటంటే చివరి నుండి మొదటి వరకు 4 ప్రాథమిక బయో మాలిక్యూల్స్ ఉన్నాయి అవి న్యూక్లియిక్ ఆసిడ్స్ DNA RNA ATP మొదలైనవి ప్రోటీన్లు అమైనో ఆసిడ్ యొక్క పాలిమర్లు కార్బోహైడ్రేట్లు సుగర్స్ లాక్టిక్ఆసిడ్ మరియు మొదలైనవి మరియు లిపిడ్లు ఇవి మెంబ్రేన్ కంపోనెంట్లు నూనె వెన్న మరియు మొదలైనవి ఇవి 4 ప్రాథమిక బయో మాలిక్యూల్స్ అన్ని జీవులు ఈ బయో మాలిక్యూల్స్ నుండి తయారవుతాయి మరియు ఈ బయో మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ సంబంధం ముఖ్యమైనది వీటిలో చాలాబయో మాలిక్యూల్స్ జీవాన్ని నిర్ణయిస్తాయి అందుకే ఈ 4 ప్రాథమిక బయో మాలిక్యూల్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనకు ఉంది ఇప్పుడు మనం అన్నింటినీ ముగించి మన అసలు కథకు తిరిగి వద్దాం అదే పెరుగు ఏర్పడటం పెరుగు ఎందుకు ఏర్పడుతుంది అని యాసిడ్ ఏర్పడటం ప్రోటీన్ అగ్రిగేషన్ తరువాత 'కెసిన్' ప్రోటీన్ గురించి చెప్పుకున్నాము ప్రోటీన్ అగ్రిగేషన్ను గురించి కొంత వరకు చూద్దాం మనము సుసంపన్నమైన ఇతర మార్గాల్లో వెళ్లడం ద్వారా ఫండమెంటల్ బయాలజీ బయో మాలిక్యూల్స్ మొదలైన వాటి గురించి తెలుసుకున్నాము కాబట్టి మన ప్రారంభ కథనానికి తిరిగి వచ్చి అక్కడ ముగించుదాం మనకు ఇక్కడ నీరు ఉంది మీకు H2O తెలుసు మరియు ఇప్పుడు మనకు తెలిసిన నీటి మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఉంది అందులో చిన్న భాగం హైడ్రోనియం అయాన్లు H3O మరియు హైడ్రాక్సైడ్ OH గా ఏ సమయంలో అయినా అయోనైస్ అవుతాయి హైడ్రోజన్ అయాన్ కాన్సెన్ట్రేషన్ యొక్క నెగటివ్ లాగ్ చాలా చిన్న భాగం అంటే 10 7 అందుకే దాని pH 7 కాబట్టి డిసోసియేట్ అయిన స్పీసీస్ కాన్సెన్ట్రేషన్ గురించి మీకు ఒక ఆలోచన ఇస్తుంది మరియు ఇది సహజంగా జరుగుతుంది అలాగే ఇది నీటికి pH ఇస్తుంది కాబట్టే ఇది జరుగుతుంది సెల్ ద్వారా యాసిడ్ను మాధ్యమంలోకి ప్రవేశపెట్టినప్పుడు మీడియం pH మరింత తగ్గుతుంది హైడ్రోనియం అయాన్ హైడ్రాక్సైడ్ అయాన్ డెన్సిటీలు మారుతూ ఉంటాయి H ప్లస్ హైడ్రోనియం అయాన్లను ఏర్పరుస్తుంది అందువల్ల ఇది పెరగడం ప్రారంభమవుతుంది pH తగ్గడం ప్రారంభమవుతుంది ప్రోటీన్ సాల్యుబిలిటీ pHపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ప్రోటీన్పై నికర ఛార్జ్ pHపై ఆధారపడి ఉంటుంది ఇది జ్విట్టర్ అయానిక్ మాలిక్యూల్ ప్రొటీన్పై చార్జీలు గురించి మీకు తెలుసు కాబట్టి ఇది pH మీద ఆధారపడి ఉంటుంది వివిధ రకాల pHల వద్ద ప్రోటీన్ను తయారు చేసే అమైనో ఆసిడ్స్ యొక్క స్వభావం కారణంగా ప్రోటీన్లోని నెట్ ఛార్జ్ చాలా భిన్నంగా ఉంటుంది అందువల్ల అది హైడ్రేషన్ లేయర్ తో ఇంటరాక్ట్ అయ్యే విధానం ఒక ప్రోటీన్ నీటిలో కరిగితే దాని చుట్టూ హైడ్రేషన్ లేయర్ ఉంటుందని మనము చెప్పుకున్నాము ఆ హైడ్రేషన్ లేయర్ తో ఇంటరాక్షన్ ఛార్జ్తో మారుతుంది pHతో మారుతుంది ఐసోఎలెక్ట్రిక్ pH వద్ద ఐసోఎలెక్ట్రిక్ pH అనేది నెట్ ఛార్జ్ లేని pH ఇంటరాక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది మరియు ఆ సమయంలో ప్రోటీన్ల మధ్య ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి సోలుషన్స్ నుండి బయటకు వస్తాయి దాని చుట్టూ హైడ్రేషన్ లేయర్ ఎక్కువగా ఉండదు అందువల్ల అవి సొల్యూషన్ నుండి బయట పడతాయి వాటి మధ్య ఇంట్రాక్షన్స్ కారణంగా అవి అగ్రిగేట్ గా ఉంటాయి అది తప్పనిసరిగా జరుగుతుంది ప్రోటీన్ కాన్సెన్ట్రేషన్ కూడా pH తో మారవచ్చు అలాగే ఇది ఇకపై సొల్యూషన్ లో ఉండదు అందువల్ల "కెసిన్" మాలిక్యూల్స్ కెసిన్ ప్రోటీన్ మాలిక్యూల్స్ వాటి హైడ్రేషన్ లేయర్ తో విభిన్న ఇంట్రాక్షన్స్ ను కలిగి ఉంటాయి ఒక సమయంలో pH లో అవి సొల్యూషన్ నుండి బయటకు వచ్చాయి అవి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి మరియు అవి పెరుగు అవుతాయి ఆ విధంగా పెరుగు తయారవుతుంది కాబట్టి ఇది మేము ప్రారంభించిన మా బేస్ కథనాలలో ఒకటి ఇక్కడితో ముగిద్దాం టేక్ హోమ్ సందేశం మనం ఇంతకు ముందు చూసినదే 4 ప్రధాన రకాలైన బయో మాలిక్యూల్స్ వాటి బయో మాలిక్యూల్స్ ల స్వభావమే దానికి కొంత పనితీరును ఇస్తుంది అవి ఒకచోట చేర్చబడిన విధానంస్ట్రక్చర్ దాని ప్రధాన ఫంక్షన్ ని అందజేస్తుంది వాస్తవానికి మేము పెద్ద సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నాయనే వాస్తవంతో ప్రారంభించాము మరియు వాటిని బాగా అర్థం చేసుకోవడానికి వాటిని ఆర్గనైజ్ చేయడానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇది బయో మాలిక్యూల్స్ పై కథ అది బయో మాలిక్యూల్స్ పై మాడ్యూల్ మనము మళ్లీ కలుసుకున్నప్పుడు మరొక కోణాన్ని తీసుకుందాము మళ్ళీ కలుద్దాం